మేము ఈ గ్లోబల్ సర్వీస్ ఎకోసిస్టమ్ మరియు అభివృద్ధి చెందుతున్న సమకాలీన సమస్యలపై మా చర్చను కొనసాగిస్తున్నాము కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారో లేదా కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారో లేదా కస్టమర్లు ఏమనుకుంటున్నారో వారి అవగాహన ఆధారంగా సర్వీస్ ప్రొవైడర్లు కొత్త సర్వీసులను సృష్టించారని గత సెషన్లో మేం చర్చించిన కీలక అంశాలలో ఒకటి అవసరం కొరకు కానీ అప్పుడు మేము కొన్ని సమస్యలను చూశాము నేను మునుపటి సెట్టింగ్కి తిరిగి వెళ్ళి మరియు ఆ ప్రత్యేక స్లయిడ్ యొక్క శీఘ్ర రీక్యాప్ చేయడం మంచిది ఇక్కడ ఇది గ్లోబల్ అవుట్సోర్సింగ్ మరియు నెట్వర్కింగ్ భాగస్వాములు అని మేము చూశాము ఈ అవుట్సోర్సింగ్ మరియు నెట్వర్కింగ్ 90 ల చివర నుండి నేటి వరకు దాదాపు 20 సంవత్సరాలుగా వేగంగా పెరగడానికి ఒక కారణం సర్వీసుల గ్లోబల్ అవుట్సోర్సింగ్ మరియు సర్వీసుల గ్లోబల్ నెట్వర్కింగ్ రెండూ అసాధారణమైన వృద్ధిని సాధించాయి ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం ద్వారా ఇది అభివృద్ధి చెందింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ దాదాపు అన్ని కంపెనీలపై ఖర్చులు తగ్గించాలి అని నిరంతర ఒత్తిడి కారణంగా ఇది కూడా వేగంగా పెరిగింది ప్రపంచం ఒక మార్కెట్గా మారినందున మరియు నాన్టారిఫ్ అడ్డంకులు లేదా టారిఫ్ అడ్డంకులు కూడా నిరంతరం తగ్గుముఖం పడుతున్నాయి ప్రతి మార్కెట్లో పోటీ తీవ్రమైంది మరియు ఫలితంగా ధరలపై నిరంతర ఒత్తిడి కస్టమర్ అంచనాలపై నిరంతర ఒత్తిడి మరియు ఫలితంగా సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి నిరంతర ఒత్తిడిలో ఉన్నారు ఎందుకంటే ఈ సెషన్లో మేము చాలా కాలం క్రితం చర్చించినందున తక్కువ ఖర్చులతో మాత్రమే మేము చర్చించిన 4 వ వారం 5 వ వారంలో తక్కువ వ్యయం ఆధారంగా వ్యూహం సేవా పరిశ్రమలలో అత్యంత ఆధిపత్య వ్యూహంగా కనిపిస్తోంది ఎందుకంటే ధరపై ఈ నిరంతర ఒత్తిడి కారణంగా అలా కనిపిస్తుంది మీకు అతి తక్కువ ఖర్చులు ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉత్తమమైన యుక్తి లేదా ధరలతో ఆడుకోవడానికి మరియు వివిధ రకాల ధరల డిమాండ్లకు ప్రతిస్పందించడానికి ఉత్తమ వశ్యత ఉంటుంది మీరు చూసే ఈ నెట్వర్క్ ఇక్కడ చూపిన ఈ అనుసంధానాలు వీటిని గ్లోబల్ నెట్ వర్కింగ్ ఆఫ్ సర్వీసెస్ అని పిలుస్తారు ఇవన్నీ వాటర్ ఫాల్స్ వ్యూహాన్ని అనుసరిస్తాయి అంటే తక్కువ నైపుణ్యం తక్కువ నాలెడ్జ్ ఇంటెన్సివ్ సర్వీసులు అనేవి వాల్యూ స్ట్రీమ్తో దగ్గరి కనెక్షన్ నుండి తీసివేయబడతాయి తక్కువ ధర ఉన్న ప్రాంతాలకు చెందుతాయి కాబట్టి సంక్లిష్ట సేవలు భౌగోళికంగా పంపిణీ చేయడం ప్రారంభించాయి బీమా కంపెనీకి సంబంధించిన కోర్ నిపుణత ఆధారిత సేవలు యుఎస్లోనే ఉన్నాయి ప్రధాన చర్యలు లేదా కస్టమర్ సర్వీసింగ్ వంటి ప్రధాన సమర్పణలు యుఎస్లో త్రైమాసిక ప్రాంతం అని చెప్పడానికి మిగిలి ఉన్నాయి కానీ మేము సహాయక సేవలు లేదా అనుబంధ సేవలు అని పిలవబడే అనేక ఇతర భాగాలు అధిక వ్యయ మండలాల నుండి బయటకు వెళ్లి తక్కువ ధర ప్రాంతాలైన ఇండియా ఫిలిప్పీన్స్ తైవాన్ చైనా హాంకాంగ్ సింగపూర్ మరియు ఇతర ప్రాంతాలకు మారాయి వాస్తవానికి మేము చర్చించినట్లుగా ఈ విచ్ఛిన్నం లేదా వికేంద్రీకరణ లేదా సేవల నెట్వర్కింగ్ కూడా కొత్త మార్కెట్ కోరుకునే ఉద్దేశ్యాలు లేదా వనరుల పరిపూరత లేదా వ్యూహాత్మక ఆస్తి పరిపూరత ద్వారా నడపబడతాయి కాబట్టి భారతదేశంలో కాంప్లిమెంటరీ ఆస్తులతో కొన్ని రకాల టెస్టింగ్ ఫార్మాస్యూటికల్ టెస్టింగ్ని మెరుగ్గా చేయగలిగితే ఆ సేవలో కొంత భాగం బహుశా పాశ్చాత్య దేశం నుండి భారతదేశానికి తరలించబడేది కస్టమర్కు సంబంధించినంత వరకు ఇవన్నీ సజావుగా కనెక్ట్ చేయబడ్డాయి మరియు కస్టమర్ ఎప్పుడూ సర్వీసు ఎలిమెంట్ ఎక్కడ నుండి వస్తుంది అని ఆలోచించరు ఎందుకంటే కస్టమర్ సంప్రదింపులో ఉన్నప్పుడు ముందుగానే డిమాండ్పై దాదాపు అన్నింటినీ సమీకరించారు సేవా ప్రవాహం కాబట్టి మునుపటి తరగతిలో మేము చర్చించినట్లుగా ఈ చార్ట్లోని కొత్త సర్వీస్ డిజైన్ మార్కెటింగ్ కార్యక్రమాలు లేదా సర్వీస్ ప్రొవైడర్ యొక్క మార్కెటింగ్ అంతర్దృష్టులపై ఆధారపడి ఉండదు కానీ చాలా తరచుగా కస్టమర్ ద్వారా నడపబడుతుంది ఎందుకంటే కస్టమర్ తరచుగా విలువ గొలుసులో ఎక్కువ భాగం మరియు కస్టమర్ ఈ కొత్త పంపిణీలో మరింత చురుకైన పాత్ర మరియు సహ సృష్టి సహ ఉత్పత్తి పాత్రను పోషించారు కాబట్టి ఇప్పుడు మనం నేటి కోర్ సెషన్కు తిరిగి వెళ్దాం ఇది అభివృద్ధి చెందుతున్న సర్వీస్ నెట్వర్కింగ్ మరియు పెద్ద కంపెనీలు సర్వీస్ ఎకోసిస్టమ్ని సద్వినియోగం చేసుకుంటున్న కొన్ని ఉదాహరణలతో వ్యవహరిస్తున్నాము మీరు ఇన్ఫోసిస్ లేదా TCS లేదా విప్రో లేదా మైండ్ ట్రీ లేదా IBM వంటి కంపెనీలను లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద సమాచార సాంకేతిక ఆధారిత సేవా కంపెనీలను విశ్లేషిస్తే ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల టెక్నాలజీ ఇంటెన్సివ్ నాలెడ్జ్ ఇంటెన్సివ్ సర్వీస్ ప్రొవైడర్లు మరియు ఒకవేళ మీరు పరిశోధనా ప్రచురణలు మరియు విశ్లేషకుల ప్రచురణలను గమనించండి ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఈ ICT ఎనేబుల్ సర్వీస్ నెట్వర్కింగ్ పరిశ్రమకు సంబంధించి బయటకు వస్తున్నాయి అప్పుడు మేము మరొక ఇన్ఫెక్షన్ పాయింట్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది ఒక ఇన్ఫెక్షన్ పాయింట్ ఉంది ఇది బహుశా 90 ల చివరలో సంభవించినది మరియు వేగవంతమైన వృద్ధిని మేము చూశాము ఇది ప్రధానంగా వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతాయి వివిధ డెలివరీ కేంద్రాలను విలువ డెలివరీ నెట్వర్క్లోకి గ్రహిస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రాథమికంగా సమర్థతతో నడిచేవి ఒక విధమైన జలపాతం నమూనాను అనుసరించి ఖర్చుతో నడిచేవి సంక్లిష్టత తక్కువగా ఉన్నందున అది విలువ జలపాతంలోకి వెళ్లి తక్కువ ధర మండలాలకు తరలించబడింది కానీ ఈ రోజు నేను స్వేచ్ఛ మరియు కార్మిక మధ్యవర్తిత్వం నుండి మునుపటి 15 సంవత్సరాల సర్వీసు నెట్వర్కింగ్ని నడిపించిన ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని అనుకుంటున్నాను గత 7 10 సంవత్సరాలుగా ఈ పెద్ద కంపెనీలలో చాలా వరకు నడిపించిన ప్రాసెస్ ఎక్స్లెన్స్ స్థాయిని దాటిన తర్వాత మేము మూడో స్థాయికి వెళ్తున్నాము వారి ప్రక్రియ పరిపక్వత వారి సేవా నైపుణ్యం 6 సిగ్మా అమలు మరియు మొదలైనవి మీకు తెలుసు కానీ ఈ రోజు మనం ఎక్కడో వెళ్తున్నామని నేను అనుకుంటున్నాను ఇక్కడ టెక్నాలజీ కూడా కొత్త విలువ సృష్టి యొక్క మరొక ప్రవాహాన్ని సృష్టించగలదు కాబట్టి పరిశ్రమ ఈ మెచ్యూరిటీ స్కేల్పై కదులుతోంది కానీ ప్రాసెస్ ఎక్సలెన్స్ నుండి మేము తదుపరి కోణానికి వెళ్తున్నాము కాబట్టి స్వచ్ఛమైన ఖర్చు తగ్గింపు లేదా లేబర్ ఆర్బిట్రేజ్ నుండి ప్రాసెస్ ఎక్సలెన్స్ వరకు మేము తదుపరి స్థాయికి వెళ్తున్నాము ఇక్కడ కొన్ని కొత్త డైమెన్షన్ సేవలను రూపొందించడంలో టెక్నాలజీ కొత్త పాత్ర పోషిస్తుంది ఇది పరిశోధన నుండి ఆసక్తికరమైన సంగ్రహం ఇది గత సంవత్సరం ప్రచురించబడింది మరియు ప్రారంభ కాలంలో మీరు ఈ బ్లాక్లో ఇక్కడ చూడగలిగినట్లుగా వారు వ్యక్తుల లిఫ్ట్ మరియు షిఫ్ట్ అని పిలుస్తారు మరియు ప్రక్రియల పరిమిత పరివర్తనతో ఉన్న ప్రక్రియలు లేదా అవి సాంకేతికతలను ప్రారంభిస్తున్నాయి కాబట్టి ప్రాథమికంగా మొత్తం మిశ్రమ సేవ యొక్క సేవల యొక్క ఆ భాగాలు ప్రధాన సేవల మార్గంలో రాకుండా తక్కువ ధర ప్రాంతానికి తరలించబడతాయి కాబట్టి బీమా సేవను అందించే కంపెనీ ఉన్నట్లయితే ఆ కంపెనీ యొక్క పేరోల్ ప్రాసెసింగ్ అవసరమయ్యే వారి పేరోల్ ఫిలిప్పీన్స్ లేదా భారతదేశంలోని ఒక ప్రదేశానికి మారవచ్చు లేదా వారి కస్టమర్ రికార్డు ఆర్కైవింగ్లో కొన్నింటిని వారి తక్కువ ధర ప్రాంతానికి తరలించవచ్చు ప్రస్తుత కస్టమర్లకు సేవలను అందించే వాస్తవ ప్రక్రియ పూర్తిగా ఈ సహాయక సేవలపై ఆధారపడనందున ఇవి అవసరమైన సేవలను సులభతరం చేస్తాయి కానీ అవి ప్రధాన విలువ స్ట్రీమ్లో భాగం కావు కాబట్టి వాస్తవానికి ఈ పరిశోధనా పత్రం లిఫ్ట్ మరియు షిఫ్ట్ అని పిలువబడింది కానీ మనం ఇప్పుడు చూస్తున్నది అంటే ఈ ప్రత్యేక కూర్పు బహుశా 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా మారుతుంది 2019 2020 నాటికి కొత్త సాంకేతికత మరియు కొత్త ప్లాట్ఫారమ్ ద్వారా ప్రారంభించబడిన వ్యాపార ప్రక్రియల యొక్క విస్తృత స్థాయి పరివర్తనను మనం చూస్తాము కాబట్టి ప్రాథమికంగా కరెంట్ పరిష్కారాలపై ఇంతకు ముందు దృష్టి కేంద్రీకరించబడింది మరియు ఫలితంగా సేవ యూజర్ ఇంటర్ఫేస్ మార్పులు డిజైన్ మొదలైన వాటి పరిణామంలో అనేక అంతరాలు ఏర్పడ్డాయి మేము ఈ ప్రత్యేకమైన కొత్త టెక్నాలజీ ఎనేబుల్డ్ డైమెన్షన్కు వెళ్తున్నాము దీనిని తరచుగా SMAC అని పిలుస్తారు ఇది సామాజిక మొబైల్ విశ్లేషణలు మరియు క్లౌడ్ టెక్నాలజీల సంక్షిప్తీకరణ ఇవి నాలుగు సాంకేతికతలు ఇవి సేవా పరిశ్రమ యొక్క దృశ్యాన్ని మారుస్తున్నాయి కాబట్టి కొత్త ప్రాసెస్ సెంట్రిక్ మరియు ERP కాంప్లిమెంటరీ టెక్నాలజీస్ కాబట్టి సంస్థ లోపల IT తో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇంటిగ్రేషన్ ఉంది అయితే ఈ నాలుగు టెక్నాలజీలు సామాజిక మొబైల్ అనలిటిక్స్ మరియు క్లౌడ్ టెక్నాలజీలు విలువ వ్యయం ఎన్వలప్ అని పిలవబడే వాటిని మారుస్తున్నాయి కాబట్టి సాధారణంగా ఇంతకు ముందు జరిగేది ఏమిటంటే సేవ స్థాయిని మెరుగుపరచడానికి మీరు కొత్త టెక్నాలజీలలో పెట్టుబడి పెట్టారు ఆ రోజుల్లో పెరుగుదల కొద్దిగా నెమ్మదిగా ఉంటే అది వ్యాపార ROI లోకి రావడానికి కొంత సమయం పట్టింది కాబట్టి ఉదాహరణకు కస్టమర్ ఎనలిటిక్స్ చెప్పండి లేదా గతంలోని ఇంటరాక్షన్ నమూనా నుండి కస్టమర్ అంతర్దృష్టిని తెలుసుకోవడం మరియు ERP నుండి అటువంటి డేటాను సేకరించిన ప్రత్యేక టెక్నాలజీని విశ్లేషించండి ఈ రకమైన పరిష్కారాలు ఈ రకమైన ప్రయోజనం నిజానికి ఏ ఫ్రాగ్మెంటేషన్ పరిష్కరిస్తుంది వివిధ సమస్యలపై విచ్ఛిన్నమైన మార్గం ఇప్పుడు మారుతోంది ఇది పనిచేసే కొత్త ఎన్వలప్ అని వారు చెప్తున్నారు అంటే చాలా వేగంగా ఈ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా సర్వీస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ నుండి వచ్చే ప్రయోజనాన్ని మనం చూస్తాము కాబట్టి ఒక సంభావిత స్థాయిలో నేను అనుకుందాం ఇవి కేవలం కొన్ని నమూనాలు మరియు గ్రాఫ్లు మనం కొన్ని వాస్తవ సేవలు మరియు ఉదాహరణలను పరిశీలిస్తే దానిని లోతుగా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది కాబట్టి వ్యాపార చురుకుదనం ప్రతిస్పందన అనుకూలత మరియు వ్యాపారాన్ని ఆవిష్కరించే సామర్థ్యం యొక్క ప్రయోజనాలను మనం పొందుతున్న కీలక ప్రాంతాలు కస్టమర్ ఫీడ్బ్యాక్ అవసరాల కస్టమర్ ఉచ్చారణ కస్టమర్ ఉచ్చారణ యొక్క మరింత నిజ సమయ ప్రభావం ద్వారా నడపబడతాయి అసంతృప్తి లేదా కొంత సేవా లోపం గురించి కస్టమర్ ఉచ్చారణ నేడు వీటన్నింటి గురించి మేము సేవా పునరుద్ధరణ గురించి చర్చించినప్పుడు సోషల్ మీడియా రికవరీ సమస్యను తక్షణమే ఎలా చేస్తుంది కస్టమర్ అసంతృప్తిని విస్తృతంగా తెలియజేస్తుంది మరియు సంస్థపై అవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది కానీ సోషల్ మీడియా మొబైల్ ప్లాట్ఫాం క్లౌడ్ మరియు వేగవంతమైన విశ్లేషణలు కస్టమర్ అసంతృప్తిని పసిగట్టడానికి అనుమతిస్తాయి మరియు మేము ఇంతకు ముందు చర్చించినట్లుగా కస్టమర్ అసంతృప్తి అనేది కొత్త సేవా విలువ మరియు కస్టమర్ సంబంధాలను సృష్టించే అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిస్పందన ఆ అవసరం నిజ సమయంలో అనుభూతి చెందుతుంది మరియు ప్రతిస్పందన నిజ సమయంలో ఉత్పత్తి చేయబడుతుంది సంక్షిప్తంగా ఇది నిజానికి ఈ SMAC ప్రభావం మరియు అది ఎలా పనిచేస్తుంది ఒక కంపెనీ యొక్క ఉదాహరణ తీసుకుందాం మేము ఇక్కడ కంపెనీకి పేరు పెట్టడం లేదు ఎందుకంటే వివిధ చట్టపరమైన కారణాల వల్ల కానీ ఈ కంపెనీ D ఆటోమోటివ్ వాణిజ్య వాహనాలు మరియు ఇతర మార్కెట్ విభాగాల కోసం ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీల ప్రపంచ సరఫరాదారు అని చెప్పండి మరియు అవి ఆటోమోటివ్ పరిశ్రమకు వివిధ రకాల సేవలను అందిస్తాయి కాబట్టి వారు 32 దేశాలలో పనిచేస్తున్నారు వారికి అనేక విభిన్న సాంకేతిక కేంద్రాలు తయారీ సైట్లు అలాగే వివిధ రకాల సేవలు ఉన్నాయి ఎందుకంటే వారు డిజైన్ సేవలో పాల్గొంటారు అలాగే వివిధ రకాల ప్రక్రియలు తమ కస్టమర్ల సేవలను ఏర్పాటు చేస్తారు ఇప్పుడు వారి ఉత్పత్తులు మరియు సేవలు నేటి మరియు రేపటి కార్లను తెలివిగా మరియు సురక్షితంగా చేస్తాయి ఇప్పుడు అయితే కంపెనీలు తయారీ మరియు సేవ రెండింటికి సంబంధించిన ఫుట్ప్రింట్ మీరు మీ ముందు చూసినట్లుగా సేవలు మొత్తం మ్యాప్లో వ్యాపించాయి కాబట్టి ఈ దేశాలన్నింటిలో వారికి కస్టమర్లు ఉన్నారు వారికి సర్వీస్ ప్రొడక్షన్ సెంటర్లు ఈ అన్ని దేశాలలో లేదా చాలా దేశాలలో ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయి కానీ ఆసక్తికరంగా ప్రతిదీ ప్రతి ప్రదేశంలో ఉత్పత్తి చేయబడదు మరియు అయితే వారు ఈ ప్రదేశాలన్నింటికీ ఈ కస్టమర్లందరికీ వివిధ రకాల సేవలను అందించగలరు సర్వీస్ బ్లాక్స్ లేదా సర్వీస్ ఎలిమెంట్స్ విభిన్నంగా ఉత్పత్తి చేయబడినప్పటికీ కాబట్టి ఈ కంపెనీ డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ తయారీ కంపెనీలకు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు వివిధ రకాల సాంకేతిక సేవలను అందించే ఈ రకమైన గ్లోబల్ ఫుట్ప్రింట్ని కలిగి ఉంది ఈ రోజు సాధారణ అభ్యాసం వలె వారి నాన్కోర్ కార్యకలాపాలను అవుట్సోర్స్ చేస్తుంది ఉదాహరణకు వారి ఖాతా స్వీకరించదగిన నిర్వహణ లేదా వారి పేరోల్ నిర్వహణ మరియు దీనికి సంబంధించిన సేవలు మేము బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లు BPO సర్వీస్ ప్రొవైడర్లు అని పిలుస్తాము BPO కంపెనీ లేదా ఎంటిటీ వారి ఖాతా స్వీకరించదగిన పనిని చేస్తున్నది కనుక ఇది ఒక విధమైన స్టాండ్ అలోన్ లేదా గోడ అంతటా సర్వీస్ ప్రొవైడర్ కాదని గత సెషన్లను మేము గుర్తుచేసుకోవాలి స్వీకరించదగిన ఖాతాలు కస్టమర్ సర్వీస్ లాగ్లో అంత ముఖ్యమైన భాగం లేదా D కంపెనీ మొత్తం విలువ డెలివరీలో అంత ముఖ్యమైన భాగం ఎందుకంటే కస్టమర్ నుంచి డబ్బులు వసూలు చేయకపోతే మీకు తెలియకపోవచ్చు చెల్లింపును పట్టుకోవడంలో కస్టమర్ని బలవంతం చేయడం ఏదో ఒకవిధంగా అసంతృప్తి లేదా డెలివరీలు లేకపోవడం ఇది కస్టమర్ని చెల్లింపును నిలుపుకోవడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి ఖాతా స్వీకరించదగినది అందుచేత వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రికవబుల్లో మాత్రమే అవసరం ఆర్థిక కారణాల వల్ల మాత్రమే కాకుండా డి కంపెనీ సేవ వారి యొక్క వినియోగదారులకి సేవా స్థాయిని మెరుగుపరచడానికి వ్యాపార నైపుణ్యం కోసం ఇది చాలా అవసరం కాబట్టి వ్యాపార ప్రక్రియ అవుట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్ల రకాన్ని నగదు చక్రానికి తగ్గించడం లేదా చెల్లింపు చక్రం కొనుగోలు చేయడం మొదలైన వాటి ఆధారంగా వారి సేవలను కొలుస్తారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇంతకు ముందు నేను చర్చిస్తున్న సేవలను కార్మిక మధ్యవర్తిత్వం మరియు తక్కువ ధర ఆధారంగా అవుట్సోర్సింగ్గా అందించడం కానీ నేడు అది అనేక ఇతర కారణాల వల్ల జరుగుతోంది కాబట్టి ఇప్పుడు కొన్ని BPO కంపెనీల ద్వారా అందించబడుతున్న ఈ సేవలు కూడా చైనా ఇండియా పోలాండ్ రొమేనియా మెక్సికో USA వంటి నిర్దిష్ట ప్రదేశాలలో కొన్ని రకాల నైపుణ్యం ఆధారంగా ఉన్నాయి కాబట్టి నాలెడ్జ్ సెంటర్ల ఆధారంగా ఈ పనిని BPO కంపెనీలు వారి స్వంత విభిన్న కేంద్రాల మధ్య పంపిణీ చేస్తాయి దీని ఆధారంగా ఈ ప్రత్యేక కేస్ స్టడీలో D కంపెనీ చురుకుదనం నగదు చక్రానికి వారి ఆర్డర్ చాలా గణనీయంగా వేగవంతం అయ్యాయని తేలింది ఇప్పుడు వారు ఇప్పుడు నియమ ఆధారిత కస్టమర్ సేకరణను మరింత మెరుగ్గా అమలు చేస్తున్నారు ఎందుకంటే ఈ BPO కంపెనీ వారి అవుట్సోర్సింగ్ నెట్వర్క్లో భాగం అయినప్పటికీ కానీ వారు వ్యాపార పర్యావరణ వ్యవస్థ యొక్క విలువ ఉత్పాదక కూటమిలో ఘన భాగస్వామి మరియు ఒక వైపు వారు నిర్లక్ష్యంగా ఉండవచ్చు వారు మరింత ప్రక్రియపై దృష్టి పెట్టవచ్చు వారు మరింత నియమంపై దృష్టి పెట్టవచ్చు కానీ మరోవైపు వారు అసలైన వ్యాపారం యొక్క ఒత్తిడిని అనుభూతి చెందడానికి లేదా వారి డిజైన్ని తయారు చేయవచ్చు కాబట్టి క్రెడిట్ రిస్క్ స్కోర్ల అంచనా కొలమానాలు రూల్ బేస్డ్ కస్టమర్ కలెక్షన్ లేదా ఆన్ డిమాండ్ రిపోర్ట్లు మరియు అలర్ట్లు ఇప్పుడు మనం చర్చించిన ఈ నాలుగు టెక్నాలజీ ప్లాట్ఫారమ్ల కలయికతో మరింత మెరుగ్గా రూపొందించబడ్డాయి దీని నుండి సర్వీస్ కన్సల్టింగ్ యొక్క మరొక కోణాన్ని కూడా మేము పరిశీలిస్తాము పర్యావరణ వ్యవస్థ నెట్వర్క్ అంతటా ఉన్నత స్థాయి సేవా భాగస్వామ్యం ఎలా జరుగుతుంది కాబట్టి ఈ రోజు మీరు ప్రతిపాదన అభివృద్ధి సమస్య విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి మరియు పరీక్ష ప్రత్యామ్నాయ పరిష్కారాలను క్రమబద్ధమైన పనితీరును అభివృద్ధి చేస్తారు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఒక హోటల్ నెట్వర్క్ చెప్పే సేవా స్థాయిని మెరుగుపరచడంలో నిమగ్నమై ఉన్న ఒక పెద్ద సర్వీస్ కన్సల్టింగ్ కంపెనీలో భాగం అని చెప్పవచ్చు ఆ పనిని సాధారణంగా ఈ విభిన్న దశలుగా విభజించారు ప్రతిపాదన సమస్య విశ్లేషణ రూపకల్పన మరియు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అభివృద్ధి చేయడం మరియు పరీక్షించడం తరువాత క్రమబద్ధమైన పనితీరు చర్యలను అభివృద్ధి చేయడం ఆపై మార్పులు పూర్తి చేయడం వలన తుది నివేదిక ద్వారా కొత్త పద్ధతులను అమలు చేయడం క్లయింట్ సంతృప్తికి హామీ ఇస్తాయి ఆపై అధ్యయనం నుండి పాఠాలను కంపైల్ చేయండి ఇప్పుడు ఒక సర్వీసు కన్సల్టింగ్ కంపెనీ నుండి ఇంతకు ముందు ఈ విధమైన సేవలు ప్రపంచవ్యాప్తంగా ఒక హోటల్ గొలుసు ఒక సంస్థ ద్వారా పంపిణీ చేయబడిందని చెప్పండి నేడు ఇది మెకిన్సీ మోడల్ అటువంటి సేవలను సర్వీస్ ప్రొవైడర్ల కూటమి ద్వారా అందించబడుతుంది కాబట్టి ఒక నాయకుడు ఉంటాడు కానీ ఆ లీడ్ సర్వీస్ ప్రొవైడర్ అనేకమంది నిపుణులతో కలిసి పనిచేస్తుంది సప్లై చైన్ మేనేజ్మెంట్ రంగంలో కొంతమంది నిపుణులు కావచ్చు హోటల్ ఎనర్జీ మేనేజ్మెంట్లో కొంతమంది నిపుణులైన సర్వీస్ ప్రొవైడర్లు కావచ్చు లేదా అది మరొక నిపుణుడు కావచ్చు ఎవరు వివిధ హోటళ్లలో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చూస్తున్నారు కాబట్టి సేవా ప్రదాతలు ఫైనాన్స్ ఏరియా సర్వీసు ప్రొవైడర్లలో ప్రధాన సామర్థ్యం ఉన్న ఒక పెద్ద భవనం యొక్క పెద్ద స్థాపన యొక్క శక్తి నిర్వహణలో సమర్థత కలిగిన కోర్ ప్రొవైడర్లు సేవా ప్రదాతలు సేంద్రీయ వ్యర్థాలను పారవేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు ఈ సర్వీసు ప్రొవైడర్లందరూ కలిసి పనిచేస్తారు వారు మీకు తెలిసిన 80 20 నియమాల వంటి 20 శాతం సమస్యలపై దృష్టి సారించే అసలు నియమాలను పాటిస్తారు ఇది 80 శాతం మెరుగుదలను అందిస్తుంది కానీ వారు సేవను నెట్వర్క్గా అందిస్తారు మరియు వారు ఇప్పటికీ మంచి కన్సల్టింగ్ యొక్క పాత సూత్రాలను అనుసరిస్తారు ఇది మీ ముందు మీరు చూశారు కానీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు అలాంటి ప్యాకేజీలు ఒక సంస్థ ద్వారా పంపిణీ చేయబడదు కానీ చాలా తరచుగా నెట్వర్క్గా పనిచేసే సంస్థల సమూహం ద్వారా అందిస్తారు ఇది భిన్నమైన చర్చ కానీ నేను ఈ దశలో పేర్కొనాలి మేము సేవా ప్రదాతల నెట్వర్క్ నుండి ఈ రకమైన సేవలను తీసుకున్నప్పుడు వేర్వేరు భాగస్వాములు ఉంటారు అదే ఫార్ములా ఇంతకు ముందు పెద్ద కన్సల్టింగ్ కంపెనీకి వర్తింపజేయబడింది మరియు వారు ఈ మూడు గుణకాలను ఉపయోగించి ప్రతి భాగస్వామికి లాభాన్ని లెక్కించారు లాభం అంటే ఫీజులు సిబ్బంది ద్వారా భాగించబడిన ఫీజులు మరియు సిబ్బందిని భాగస్వాముల సంఖ్యతో భాగించడం ప్రతి మూలకం సంస్థాగత ఉత్పాదకత యొక్క ఒక మూలకం కాబట్టి ఉత్పాదకత చివరకు ప్రతి సిబ్బందికి ఫీజులు వసూలు చేయబడవచ్చు కనుక ఇది ప్రతి సిబ్బందికి గంటల్లో ఒక గంటకు రుసుముగా ఉంటుంది మరియు అది ఉత్పాదకత యొక్క కొలత కానీ మీరు కూడా ఇప్పుడు ప్రతి భాగస్వామికి ఈ లాభాన్ని చూస్తున్నారు మరియు దీనిలో మేము చర్చించే మరియు ప్రతి భాగస్వామి డి కంపెనీకి మిశ్రమ సేవను అందించడంలో అనేక సంస్థలు కలిసి ఉంటే అదే ఫార్ములాను ఉపయోగించవచ్చు వారు పోషిస్తున్న పాత్ర పట్టికకు ఎలాంటి విలువను తీసుకువస్తున్నారో ఈ రకమైన చార్ట్ ఉపయోగించి లెక్కించవచ్చు కాబట్టి ఈరోజు చర్చను మీ ముందు ఈ రకమైన చార్ట్తో ముగించాను ఇవి సాంప్రదాయకమైనవి మనం అనుసరించినవి స్థిర వ్యయాలను తగ్గించడం లేదా మునిగిపోయిన ధరల భేదాన్ని పెంచడం మొదలైనవి ఇవి ఏవైనా ప్రామాణిక లాభదాయక వ్యూహాలు సేవా వ్యాపారం కానీ అవుట్సోర్సింగ్ సేవల నుండి వచ్చే ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు మరియు ఈ నష్టాలు ప్రయోజనాలు సంస్థపై దృష్టి కేంద్రీకరించడానికి అనుమతిస్తాయి మరియు ఇంట్లో పని చేయడం కంటే అవుట్సోర్సింగ్కు సేవ చౌకగా ఉంటుంది ఎందుకంటే ఇది మీ మునిగిపోయినసంక్ ధరను పెంచుతుంది మరియు అవుట్సోర్సింగ్ సేవలు ప్రాథమికంగా స్థిర వ్యయాన్ని వేరియబుల్ ఖర్చుగా మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది వాస్తవానికి ప్రతి కంపెనీ లేదా నెట్వర్క్ యొక్క ప్రతి భాగం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ తన సొంత టెక్నాలజీపై దృష్టి పెడుతుంది ఎందుకంటే వారు తమ రంగంలో అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ మొత్తం నెట్వర్కింగ్ కోర్ కాంపిటెన్సీ సూత్రంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ సమర్ధత మరియు సాంకేతికత వినియోగం మరింత తీవ్రమవుతుంది మరియు మెరుగైనది మరియు మెరుగైనది మరియు అందువల్ల మీరు మొత్తం మెరుగైన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలరు కొన్ని హెచ్చరికలు ఉన్నాయి మరియు దానికి సంబంధించి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ప్రత్యక్ష నియంత్రణ కాబట్టి ఆట యొక్క కొన్ని నియమాలకు మరింత మెరుగైన సమన్వయం ఉండాలి మరియు వాస్తవానికి ఈ నాలుగు కారణాల వల్ల నేను ఇప్పుడు కొంచెం చర్చించినట్లుగా మరింత ఆర్ధికంగా మరియు మరింత వాస్తవంగా చేయాల్సి ఉంది ఈ నాలుగు కారణంగా సాంకేతిక వేదికలు మేము సోషల్ మీడియా క్లౌడ్ మరియు విశ్లేషణల గురించి మాట్లాడాము వాస్తవానికి నిర్దిష్ట డేటా భద్రతా గోప్యతా సమస్యలు ఉంటాయి అవన్నీ క్రమబద్ధీకరించబడాలి కాబట్టి నేటి సెషన్కు ఇదే చివరి స్లయిడ్ అవుట్సోర్సింగ్ ప్రక్రియను నడిపించేది ఇదే విక్రేత ఎంపిక మరియు పనితీరు మూల్యాంకనం కోసం శోధన అవసరం ఈ చార్ట్ కొనుగోలుదారు ప్రవర్తనలో మనం ఇంతకు ముందు చూసినట్లుగా ఉంటుంది లేదా సేవా కొనుగోలు ప్రక్రియ అవుట్సోర్సింగ్ కి కూడా వర్తిస్తుంది అవుట్సోర్సింగ్ సర్వీస్ అగ్రిగేటర్లు లేదా సర్వీస్ నెట్వర్కర్ల ద్వారా సర్వీస్ ఎలిమెంట్గా కొనుగోలు చేయబడుతుంది కాబట్టి ఎకోసిస్టమ్ లీడర్ ఈ అంశాల ఆధారంగా సేవను పొందుతారు మరియు చివరికి అది సేవా వినియోగదారునికి అందించబడుతుంది కాబట్టి మేము D కంపెనీ విషయంలో చర్చించినట్లుగా D కంపెనీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ విడిభాగాలను మరియు ఆటోమోటివ్ కంపెనీలకు అనుబంధ సాంకేతిక డిజైన్ సేవలను అందిస్తుంది కాబట్టి ఆటోమోటివ్ కంపెనీలకు D కంపెనీ డెలివరీ అతుకులుగా ఉంటుంది కానీ దాని వెనుక భాగంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న D కంపెనీ అనేక సర్వీస్ ప్రొవైడర్ల నుండి వచ్చే సేవలను అందిపుచ్చుకోవడం ద్వారా విలువను అందిస్తుంది ఆ సేవలలో కొన్ని ప్రధాన విలువ స్ట్రీమ్లో కొన్ని సేవలు బ్యాక్గ్రౌండ్ లేదా పేరోల్ మేనేజ్మెంట్ లేదా అకౌంట్ ఏజింగ్ అనాలిసిస్ వంటి సహాయక విధులు కానీ వాటిలో చాలా మనం వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చూసినట్లుగా ఉన్నాయి ఉదాహరణకు అవుట్సోర్సింగ్ స్పెషలిస్ట్ కంపెనీ ద్వారా అందించవచ్చు అతను దానిని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు కాబట్టి మేము ఈ పెద్ద హోటల్ గురించి మరియు అది అందించే సేవ గురించి కస్టమర్ల గురించి చర్చిస్తున్నాము కానీ బ్యాకెండ్లో అదే పెద్ద హోటల్ నేడు కస్టమర్కు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక హోటల్ చైన్గా కనిపిస్తోంది కానీ ఈ రోజు హోటల్ నేడు ఒక పెద్ద హోటల్ ఏకశిలా సేవా ప్రదాత కంటే సేవ యొక్క కూటమిని సూచిస్తుంది కాబట్టి 80 వ దశకంలో వాస్తవానికి నెట్వర్క్ లేదా ఎకోసిస్టమ్ ఆఫ్ సర్వీసు ఇక్కడ కాంపిటెన్స్ కోర్ కాంపిటెన్స్ ప్రకారం అత్యుత్తమ స్థాయి నైపుణ్యం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఈ సర్వీసులన్నీ మీరు ముందు చూస్తారు కాబట్టి లాండ్రీ సర్వీస్ లేదా జనిటోరియల్ సర్వీస్ లేదా వ్యర్థాలను పారవేయడం సేవ అన్నీ అవుట్సోర్సింగ్ చేయవచ్చు ఆహార సేవ ప్లాంట్ సెక్యూరిటీ తాత్కాలిక సిబ్బందిని పాక్షికంగా అవుట్సోర్సింగ్ చేయవచ్చు వివిధ ప్రాంతాలు మరియు వివిధ స్థాయిల చట్టపరమైన మరియు ఇతర సంక్లిష్టతలను బట్టి వివిధ కలయికలు ఉండవచ్చు బుక్ కీపింగ్ ట్రావెల్ బుకింగ్ ఇవన్నీ మళ్లీ ప్రక్రియకు సంబంధించినవి కావచ్చు కానీ తక్కువ ప్రాముఖ్యత కలిగినవి వీటిని అడ్వర్టైజింగ్ పబ్లిక్ రిలేషన్ లీగల్ వంటి అత్యున్నత సేవలను కూడా అవుట్సోర్సింగ్ చేయవచ్చు కానీ అనేక ఇతర సేవలు ఉన్నాయి అక్కడ అవుట్సోర్సింగ్ చేయడం సాధ్యమవుతుంది మరియు ఇన్సోర్సింగ్ చేయడం సాధ్యమవుతుంది మరియు ప్రతి కంపెనీ ఒక్కో కంపెనీ ద్వారా సందర్భానుసారంగా మరియు అందుబాటులో ఉన్న సప్లయర్ల వంటి కలయికను నిర్ణయిస్తుంది కానీ ఈ రోజు మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ సర్వీసుల మాలిక్యులరైజేషన్ని మనం ఎక్కువగా చూస్తాం నేను దానిని ఫ్రాగ్మెంటేషన్ అని పిలవను నేను దానిని డిస్ట్రిబ్యూషన్ అని పిలవను కానీ నేను దానిని మాలిక్యులరైజేషన్ అని పిలుస్తాను ఎందుకంటే విభిన్న అణువులు స్వతంత్రంగా ఉండగలవు ఇంకా ఒక జీవిలో కలిసిపోయింది అదేవిధంగా ఈ రోజు చాలా పెద్ద సేవా సంస్థ ఒక సర్వీస్ బిజినెస్ ఎకోసిస్టమ్ని ఉపయోగించి అంతర్గతంగా విలువ ప్రదాతల కూటమిగా ఉంటుంది ఇది 1000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఒకప్పటి అతి పెద్ద సంస్థకు చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి 1000 మంది ఇప్పటికీ ఈ 1000 కంప్యూటర్లు లేదా యంత్రాలు పనిచేస్తున్నారు కానీ వారు నేడు జ్ఞానం మరియు ఒకరికొకరు నెట్వర్క్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నైపుణ్యం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నారు ఇది ఒక పరిస్థితికి దారి తీస్తుందని మేము నమ్ముతున్నాము తరువాతి విక్షేపం పాయింట్ ఏర్పడుతుందని మనం చూస్తాము వాస్తవానికి మనం ఇప్పుడు చేరుకున్న స్కేల్ మరియు లేబర్ ఆర్బిట్రేజ్ స్థాయి తర్వాత ఇప్పుడు మనం చేరుకున్న ఈ ప్రక్రియ శ్రేష్ఠత స్థాయి నుండి మనం వెళ్తాము టెక్నాలజీ ఉత్ప్రేరకం ద్వారా వచ్చే తదుపరి విక్షేపం చూడండి ఎందుకంటే నేడు సేవలు సాంకేతిక నైపుణ్యం జ్ఞాన శ్రేష్ఠత మరియు సామర్ధ్యం ఆధారంగా పర్యావరణ వ్యవస్థ అంతటా అణువులు కాబట్టి మీరు చూస్తారు కాబట్టి ఉత్తమమైన కలయిక ఈ సాంకేతిక పరపతిని ఉపయోగించి చాలా ఎక్కువ సేవా శ్రేష్ఠతను సృష్టిస్తుంది ధన్యవాదాలు